డేటాబేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ యొక్క మాడ్యూల్ పదకొండుకు స్వాగతం ఇది అడ్వాన్సడ్ SQL గురించి మనం ప్రారంభించడానికి ముందు మన ఐదు మాడ్యూల్స్ లో గత వారం ఏమి చేసామో త్వరగా గుర్తు చేసుకుందాం గతవారం మేము డేటా గురించి మొదట మనం చర్చించాము మనం తరువాత SQL క్వైరీ చేసాము ఈ నేపథ్యం లో మనం ఇప్పుడు కొంత మేరకు అడ్వాన్స్ చేయబడ్డ SQL ఫీచర్లను లను తెలుసుకోవడం కొరకు మనం ప్రయత్నిస్తున్నాము ఇది SQL ఒక డిక్లరేటివ్ లాంగ్వేజ్ లు అనబడే మరో ముఖ్యమైన లక్షణం ని చూద్దాం ఈ మాడ్యుల్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసుకోవాలో చూద్దాం కాబట్టి ఇది మీరు ఆలోచించగలిగే ఒక నైరూప్య మైన దృక్కోణం మనం ఇప్పటివరకు సహజంగా చేస్తున్నది ప్రాథమికంగా రెండు విషయాలను కలిగి ఉన్న డేటాబేస్ చేయబడే ఒక డేటాబేస్ ఉంది మరియు ఇప్పటి వరకు మనం టేబుల్ పేర్లుపైన పని చేసి కావలసిన సమాచారం పొందడము మాత్రమే చూసాము టేబుల్ ఇంస్టాన్సెస్ ద్వారా జరుగుతాయి మనం ఉపయోగిస్తున్న ఏ సిస్టమ్ కానీ సాధారణంగా అప్లికేషన్ మొదలైనవి గణన చేయవలసిన అవసరం ఉంటుంది కొంత నెట్ వర్కు ప్రోగ్రామింగ్ ద్వారా చేయవచ్చు కాబట్టి ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జి యొక్క ప్రయోజనాలను మనం కలపి తీసుకోగలుగుతామా అంటే నేను కొంత గ్రాఫిక్ రెప్రెసెంటేషన్ చేయగలను మరియు తరువాత ఖచ్చితంగా డేటాబేస్ కు వెళ్లి కొంత సమాచారాన్ని వెలికితీసి గ్రాఫిక్స్ మరియు దానికి విరుద్దంగా దానిని ప్రజంట్ చేస్తాను ఉదాహరణకు మనం Gmail ను యాక్సెస్ చేసినప్పుడల్లా వాటిని గ్రాఫిక్స్ రెండరింగ్ నుండి వస్తాయి కావున ఎక్కడో ఒక కనెక్షన్ లో ఉండాలి అందువల్ల నేను చెప్పటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ లు చేయగలగడం అనేది ఎంతో కీలకమైనది మరియు ఇక్కడ మనం చర్చించ పోవునది ఈ ఇంటర్ ఫేసింగ్ని ఉపయోగించడం దీనినే నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తాను కనుక మీరు కనెక్షన్ లైబ్రరీగా ఉంటాయి కాబట్టి ఆ అప్లికేషన్ కు తీసుకురావచ్చు మనం డేటాబేస్ సర్వర్ ఉండాలి వివిధ రకాల టూల్స్ లభ్యం అవుతున్నాయి JDBC ఇది జావా కు నిర్ధిష్టంగా ఉంటుంది మనం ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ SQL అని పిలవబడే మరో యంత్రాంగం ఉందని తరువాత మనం చూస్తాం JDBC అనేది జావా API నేను ఇక్కడ వివరాలలోనికి వెళ్లను జావా గురించి మీకు తెలిసినట్లయితే త్వరగా ఒకసారి చూసుకోగలరు అందువల్ల ఇది జావాని అమలు చేస్తుంది మరియు క్వైరీని పంపడానికి అదేవిధంగా ఫలితాన్ని తిరిగి పొందడానికి ఇది ఉపయోగించబడుతుంది జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వలే ఉపయోగించబడుతుంది మరియు క్వైరీ ఉంది దీనికి భిన్నంగా మీరు చూసేది ఒకే విధంగా ఉంటుంది కానీ ఇది వివిధ భాషలకు సేవలందించడం కోసం అది ఒక మాదిరి తక్కువ శక్తివంతమైన మోడల్ ను కలిగి ఉంటుంది డేటాబేస్ సర్వర్ ఇది డేటాబేస్ కు కనెక్షన్ ఓపెన్ చేయడం క్వైరీలు మరియు అప్ డేట్ లు పంపడం మరియు తిరిగి ఫలితాలను పొందడం చేస్తుంది కాబట్టి నేను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ డొమైన్ మొదలైన అప్లికేషన్ లు ODBCని ఉపయోగించవచ్చు నేను మీకు ఒక ఉదాహరణను చూపిస్తున్నాను తరువాత మాడ్యూల్ లో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడ్ అని అంటారు మీరు దానిని దిగుమతి ఏమిటి తెలియచేయాలి అందువల్ల SQLS అనేది ఇక్కడ డేటాబేస్ మరియు ఈ పాస్ వర్డ్ తో ఈ యూజర్ కనెక్ట్ చేయడం ద్వారా మీరు కనెక్షన్ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు

మనం కర్సర్ ఆబ్జెక్ట్ చేయాలి అందువల్ల ఈ నిర్ధిష్ట రికార్డ్ ని మీరు ఈ డబుల్ కోట్ లోపల ఈ మొత్తం ఇన్సర్ట్ సింటాక్స్ చేశారు తరువాత ఇప్పుడు మీరు సెలక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక రికార్డ్ తిరిగి వస్తుందని ఆశిస్తున్నాము ఇవి SQL ఎగ్జిక్యూషన్లు వలే తీసుకొస్తుంది అందువల్ల ఇది అన్ని భాగాలను ఒక పైథాన్ స్ట్రింగ్ వలే తీసుకొస్తుంది మరియు తరువాత మీరు అది ఖాళీగా ఉన్నదా లేదా అని తనిఖీ చేస్తారు ఒకవేళ అది ఖాళీగా ఉన్నట్లయితే తిరిగి తీసుకురావడానికి ఏమీ లేదని అర్థం అందువల్ల మనం పూర్తి చేసాము మీరు బ్రేక్ చేయండి లేనిపక్షంలో మీరు కేవలం రో చేయటం ఈ సందర్భంలో పైథాన్ డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వవచ్చు మరియు మనం SQL ఇంటర్ఫేస్ లో JDBC ఉపయోగించడానికి మీకు అసైన్ మెంట్ లు ఉండవచ్చు మనం ఇంటరాక్షన్ అంటారు అందువల్ల మనము ఎంబెడెడ్లో SQL ని రాయగలము నేను C గురించి ఒక ఉదాహరణగా మాట్లాడుతున్నాను ఇతర అనేక భాషలకు ఇది వర్తిస్తుంది వాటిని SQL ని పొందుపరచడం కొరకు ఉపయోగించవచ్చు అందువల్ల దీనిని ఎంబెడెడ్ SQL అని అంటారు ఇది C C మరియు జావా R నుండి రావడానికి అనుమతిస్తాయి అందువల్ల ఈ నిర్ధిష్ట స్టేట్ మెంట్ EXEC SQL ముఖ్యమైనది ఈ EXEC SQL C ప్రోగ్రామ్ యొక్క బాడీ లోపల రాయబడ్డ ఈ భాగం C కాదని C కంపైలర్ SQL మరియు ఇది విభిన్నంగా పరిగణించబడుతుంది ఇది C కంపైలర్ లు ఉన్నాయి అందువల్ల మీరు కనెక్ట్ కావడానికి EXEC SQL అని చెప్పి యూజర్ నేమ్ ఉపయోగించాలి అందువల్ల ODBC ఆధారిత కనెక్షన్ పరంగా ఇదే విధమైన విషయాలను మనం చూశాం ఏ డేటాబేస్ సర్వర్ యూజర్ ఎవరు పాస్ వర్డ్ ఏమిటి అనే విషయాన్ని పేర్కొనాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ రూపంలో చెప్పారు మరియు ఈ నిర్ధిష్ట స్టేట్ మెంట్ ని మీరు C ప్రోగ్రామ్ లో భాగంగా రాయవచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఇంతకు ముందు కనెక్షన్ లైబ్రరీ ద్వారా తిరిగి వచ్చాయి కర్సర్ లు మీ స్థానిక భాషలో తప్పనిసరిగా ఆబ్జెక్టులుగా ఉంటాయి అందువల్ల పైథాన్ లో కర్సర్ అనేది pyodbc లైబ్రరీలో ఒక నిర్ధిష్ట ఆబ్జెక్ట్ అయితే ఇప్పుడు మీరు మీ C ప్రోగ్రామ్ పరంగా SQLని పొందుపరచారు అందువల్ల సహజంగా SQL స్టేట్ మెంట్ తో కమ్యూనికేషన్ అవసరమైన C లో మీరు చేసే ఫలితాలు లేదా మీరు ఏమి చేస్తున్న SQL పేర్ల కు భిన్నంగా ఉండాలి అందువల్ల SQLలో భావించాల్సిన ఏదైనా స్థానిక భాష వేరియబుల్ అందులో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి కానీ నేను కేవలం చిన్న అవగాహన ఇస్తున్నాను ఇప్పుడు మీరు SQL రాసే ఏదైనా ప్రాంతం మీరు దానిని ఖచ్చితమైన SQL స్టార్ట్ డిక్లేర్ సెక్షన్ మరియు END డిక్లేర్ సెక్షన్ ఈ SQL నిర్వచనం కొరకు ఉపయోగించాల్సిన విభిన్న C వేరియబుల్స్ C డిక్లరేషన్ లు ఏమిటి అని మీరు పేర్కొంటారు నేను మీకు త్వరలో ఒక ఉదాహరణ చూపిస్తాను ODBC స్టైల్ లాగానే మనం కర్సర్ C కర్సర్ను ఉపయోగిస్తారు తద్వారా క్వైరీ ఫలితాలకు సమాధానం ఇవ్వడానికి మరియు నిర్వహించడానికి వేరియబుల్ C భాషలో హ్యాండిల్ అవుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ అందువల్ల క్రెడిట్ అమౌంట్ హోస్ట్ భాషలో వేరియబుల్ అని మీరు చూడవచ్చు అందువల్ల మీరు SQLలో కోలన్ క్రెడిట్ ఎమౌంట్ సెట్ చేశారు కాబట్టి ఇది కొనసాగించే ఉదాహరణ ఇతర లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం మీరు ఒక క్వైరీని ఆ కర్సర్ లోకి పొందవచ్చు మనం అన్ని పూర్తి చేసిన తర్వాత క్లోజ్ చేయవచ్చు కాబట్టి ఒక ఉదాహరణ చూద్దాం ఇది ఒక ఆర్డర్ నెంబరు కొరకు యూజర్ ని ప్రాంప్ట్ చేస్తుంది మరియు కస్టమర్ నెంబరును తిరిగి పొందుతుంది అంటే ఆర్డర్ నెంబరు ఇస్తే కస్టమర్ నెంబరు సేల్స్ పర్సన్ ఆర్డర్ యొక్క స్టేటస్ పొందబడ్డ సమాచారం స్క్రీన్ మీద చూపిస్తుంది C ప్రోగ్రాం చూడండి ఇది మెయిన్ తో మొదలవుతుంది అందువల్ల EXEC SQL INCLUDE SQLCA SQLCA అనేది కమ్యూనికేషన్ ప్రాంతం అని మీరు చూడవచ్చు అందువల్ల C ప్రోగ్రామ్ మరియు SQL ప్రోగ్రామ్ మధ్య ఒక మార్పిడి జరుగుతోంది అందువల్ల ఈ లావాదేవీ కొరకు రెండింటిని ఉపయోగించే ప్రాంతాన్ని SQLCA అని అంటారు తరువాత మీకు డిక్లేర్ సెక్షన్ ఉన్నట్లయితే ఏమి జరుగుతుందనే విషయాన్ని పేర్కొంటారు అందువల్ల SQL ఎర్రర్లో ఏమి జరుగుతుందనే విషయాన్ని గమనించవచ్చు తరువాత మన C ప్రోగ్రామ్ ఆర్డర్ నెంబరు ను చదివి మరియు చదివిన తరువాత మనం దీనిని చెయ్యవచ్చు అది ఏమి చేస్తుంది EXEC SQL ఇది పొందుపరచబడింది అని చెప్పడానికి ఇది సెలక్ట్ క్వైరీ స్టార్ట్లు యొక్క టేబుల్ అవుతుంది అందువల్ల ఈ మూడు ఆట్రిబ్యూట్లలో ప్రతి దానికి మనం ఒక పేరును ఇస్తున్నాం ఒక కస్ట్ ఐడి ఇప్పుడు మీరు సులభంగా ఈ విలువలు ఇక్కడ పొందవచ్చు సాధారణంగా కార్యక్రమం ODBC సందర్భంలో మీరు చేసిన విధంగా కర్సర్ పై మీరు మరింత ఎక్కువ సమయం పడుతుంది అయితే ఈ సందర్భంలో మనం ఒక ఆర్డర్ నెంబరును ఉపయోగిస్తున్నాం కనుక ఒకే ఒక్క రికార్డ్ ఉంటుందని మనకు తెలుసు అందువల్ల కర్సర్ మీద ఇటరేషన్ చూపించలేదు కాబట్టి మీరు దీన్ని పొందిన తర్వాత ఫలితాన్ని ముద్రించడానికి మీరు ఆ విలువలను ఉపయోగిస్తున్నారు ఒకవేళ ఈ క్వైరీ SQL కారణంగా కొంత సమస్యలో పడితే అది స్వయంచాలకంగా ఈ ప్రత్యేక స్థాయి SQL క్వైరీకు చేరుకుంటుంది ఒకవేళ అలాంటి రికార్డ్ ఏదీ కనుగొనబడలేకపోయినా అంటే అది నల్ టేబుల్ ODBC JDBC రకాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అవి ఖచ్చితంగా ఎక్కువ ప్రోగ్రామర్ స్నేహపూర్వకంగా ఉంటాయి ఎంబెడెడ్ SQL ద్వారా కూడా మీరు అప్ డేట్ లు చేయవచ్చు నేను వివరాలలోకి వెళ్లటం లేదు మీరే ఒకసారి చూస్తే అర్థం చేసుకోగలరు ఫంక్షన్ నిర్మాణం అయిన SQL యొక్క తదుపరి అధునాతన భాగంలోకి వెళ్దాం ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తుంచుకోండి ఇవి నేను ఇప్పటికే మీకు చూపించిన రెండు నమూనాలు అప్లికేషన్ ప్రోగ్రామ్ కానీ మేము ఇప్పుడు సాధికారత చేస్తున్న విషయం ఏమిటంటే ఈ వైపు ఒక ప్రొసీజరల్ అయితే SQL లో మీరు ఏ విధమైన షరతులతో కూడిన నిబంధన నుండి ఎంచుకోవాలి ఇప్పుడు మేము చెబుతున్నది ఏమిటంటే SQL తరువాత సంస్కరణల్లో SQL లో భాగంగా కొన్ని ఫంక్షన్లు వంటి కొన్ని అత్యవసర నిర్మాణాలను కూడా అనుమతించింది మరియు సహజంగా నేటివ్ లేదా ఎంబెడెడ్ ఒరియెంటెడ్ మెకానిజంల లక్షణాలను మనం ఒక్కసారి చూద్దాం కాబట్టి ఇవి SQL 1999 నుండి అందుబాటు లో ఉన్నాయి మరియు SQL లోనే వ్రాసిన ఫంక్షన్లు ఉండవచ్చు కాబట్టి రెండూ అందుబాటులో ఉంటాయి విషయం ఏమిటంటే కొన్ని డేటాబేస్ సిస్టమ్స్ వచ్చాయి

అందువల్ల అనేక డేటాబేస్ లు వాటి యాజమాన్య నిర్మాణాలు మరియు అన్నింటిని కలిగి ఉంటాయి అందువల్ల కోర్సు యొక్క ఈ స్థాయిలో మేము ప్రత్యేకంగా ఏ నిర్దిష్ట డేటాబేస్ సిస్టమ్లపై దృష్టి సారించడం లేదు మేము వాటి గురించి మాట్లాడము ప్రామాణిక SQL పరంగా మనం తగినంత నేర్చుకుంటాము కాబట్టి మీరు SQL నిర్వచనానికి సమానమైన ఫంక్షన్ను ఈ విధంగా నిర్వచించారు ఫంక్షన్ను సృష్టించండి దీనికి ఖచ్చితంగా పేరు ఇవ్వాలి ఇక్కడ పారామితులు మరియు రిటర్న్ రకం ఉన్నాయి కాబట్టి మీకు C C Java గురించి తెలిసి ఉంటే ఈ అంశాలన్నీ ఒకే విధంగా ఉంటాయి సింటాక్స్ మాత్రం భిన్నంగా ఉంటుంది పరిధిలో ప్రారంభ ముగింపు ఉంది మరియు మీరు ఇక్కడ రాస్తున్న స్వచ్ఛమైన SQL ఇది అందువల్ల ఇది C లో ఫంక్షన్ కాదు ఇది SQLలో ఒక ఫంక్షన్ అందువల్ల ఈ ఫంక్షన్ ని మీరు SQL లో రాయవచ్చు ఆ ఫంక్షన్ ని మీరు రాసిన తరువాత ఉపయోగించవచ్చు కనుక మీరు ఫంక్షన్ డిపార్ట్ మెంట్ పేరు ని చూసినట్లయితే విడిగా నేను క్వైరీ వలే ఉపయోగిస్తున్నాను అందువల్ల ఈ క్వైరీ ఎప్పుడు అమలు చేయబడినా ఈ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది మరియు సంబంధిత విలువలు రిటర్న్ చేయబడతాయి అందువల్ల ఇది ప్రాథమిక యంత్రాంగం అందువల్ల SQL ఫంక్షన్ లకు అనేక వివరాలు న్నాయి ఇవి సహజంగా రిటర్న్ చేయబడ్డ వాటిని మీరు చూడవచ్చు మరియు మీరు టేబుల్ ఫంక్షన్లను కలిగి ఉండవచ్చు ఇది టేబుల్ ని రిటర్న్ చేయగలదు అందువల్ల మీరు ఫంక్షన్ లో ఎక్కడ నుంచి క్వైరీ ని కలిగి ఉన్నారో సెలక్ట్ నుంచి కంప్యూట్ చేయబడ్డ టేబుల్ ని రిటర్న్ చేసినట్లయితే ఏమి జరుగుతుందో చూడటానికి సింటాక్స్ మళ్ళీ స్పష్టంగా ఇవ్వబడుతుంది నేను SQL ప్రక్రియలను కలిగి ఉండవచ్చు ఇది కేవలం కొన్ని చర్యల్ని నిర్వహిస్తుంది అయితే రిటర్న్ వాల్యూ లేదు మరియు మీరు వాటిని ఉపయోగించవచ్చు ఆ విధానాలను స్పష్టంగా ప్రకటించవచ్చు మరియు పిలవవచ్చు ప్రొసీజర్ చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్లుగా SQL అనుమతించే వైల్ ఉపయోగించి క్వారీ కోడ్ పునరావృతం చేయవచ్చు టేబుల్ యొక్క రికార్డులపై ఏదైనా గణన పునరావృతం చేయాలనుకుంటే ఫర్ లూప్ వ్రాయడం వలన ఎంతో సౌకర్యవంతంగా తేలికగా ఉంటుంది మీకు కండిషనల్ స్టేట్ మెంట్ కేస్ లతో మనం ఎన్నో చెయ్యవచ్చు అంటే C లో ఒక ఫంక్షన్ను వ్రాయగలము అందువల్ల బాహ్య బైండింగ్ మార్గాలు న్నాయి ఈ స్లైడ్ లను నేను లోతుగా పరిశీలించను ఎందుకంటే మీరు అటువంటి ఫీచర్లను ఉపయోగించడం ప్రారంభించడానికి ముందు మీరు ఒక నిర్ధిష్ట మార్గం రావాల్సి ఉంటుంది అయితే SQL నుంచి మీరు ఏదైనా ఎక్సటర్నల్ లాంగ్వేజ్ లైబ్రరీని లను ఉపయోగించవచ్చు కాబట్టి ఎక్స్టర్నల్ లాంగ్వేజ్ రొటీన్ లకు అవసరమైన అన్ని ప్రాథమిక లక్షణాలను నేను కలిపి ఉంచాను ప్రయోజనాలు ఉన్నాయని నేను మళ్ళీ మీకు చెప్తాను కాని వాటిని ఉపయోగించడంలో చాలా లోపాలు ఉన్నాయి మరియు మీరు తరచుగా ఈ లక్షణాలను ఉపయోగించాలని నేను సిఫార్సు చేయను మీరు ప్రధానంగా SQL ప్రోగ్రామింగ్కు మాత్రమే పరిమితం చేయాలి ఆపై మీరు స్థానికంగా ఏదైనా చేయాలనుకుంటే మీరు భాషను ఎంచుకోవాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన భద్రతా సమస్య లు కూడా ఉన్నాయి చివరగా ట్రిగ్గర్లు అని పిలువబడే మరొక లక్షణాన్ని ప్రస్తావిస్తాను ట్రిగ్గర్లుచాలా ముఖ్యమైనవి ట్రిగ్గర్ అవుతుందని మనకు ఎలా తెలుసు అందువల్ల ట్రిగ్గర్లు 99 లో ప్రవేశపెట్టారు కానీ ముందు కూడా అవి ఉన్నాయి కానీ 99 ప్రమాణంలో లాంఛనప్రాయమైనవిగా మారాయి కొంత మేరకు అవి విభిన్నంగా నిర్మాణాత్మకంగా ఉండేవి అందువల్ల ట్రిగ్గర్ ఉండవచ్చు అందువల్ల అత్యంత సాధారణ ట్రిగ్గరింగ్ ఈవెంట్ లు చేర్చడం చేయడం కావున ఏదైనా అప్ డేట్ జరుగుతున్నట్లయితే ఈ అప్ డేట్ తరువాత మనం అటువంటి విషయాలు జరగాలని కోరుకుంటున్నాము లేదా మనం అప్ డేట్ చేసే సమయంలో చేయ్యవచ్చు అక్కడ పాత విలువ ఉంటుంది ఇది సాధారణంగా పాత రోమధ్య కొన్ని విషయాలు జరగాలని కోరుకోవచ్చు కాబట్టి మనం చూసి చెప్పవచ్చు కాబట్టి సింటాక్స్ తీసుకుంటుంది అందువల్ల మనం సెట్ చేసిన కొత్త విలువ ఇది ఇప్పుడు మనం ఏమి చెబుతాము అంటే n గ్రిడ్గా సెట్ చేయచ్చు అందువల్ల గ్రేడ్ కొరకు తనిఖీ చేయగలము అందువల్ల మనం నల్లను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు మనం గ్రేడ్ సంపాదించిన విలువ ఆధారంగా ఇది ఒక దానిని చూపిస్తుంది అంటే ఇప్పుడు గ్రేడ్ లు నమోదు చేసిన తరువాత 200 మంది విద్యార్థులకు గొప్ప మార్పు వచ్చింది ఇప్పుడు రివ్యూల ల యొక్క కంప్యూటేషన్ పై ప్రభావం చూపుతుందని మనకు తెలుసు అందువల్ల మనం క్రెడిట్ మనకు చెబుతుంది కనుక అప్ డేట్ జరిగినప్పుడల్లా మీరు పాత మరియు కొత్త విలువ n రో గ్రేడ్ లేదా నల్ కాదు తరువాత మీరు దీనిని చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అది ఒక వైఫల్యం మరియు అది ఒక వైఫల్యం గా కొనసాగితే కొత్త గ్రేడ్ f కాదు ఒకవేళ f అయితే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు శూన్యమైతే అది ఏమీ చేయాల్సిన అవసరం లేదు కానీ అది శూన్యం గా ఉంటే ఇప్పుడు అది వేరే గ్రేడ్ మారింది అప్పుడు ఖచ్చితంగా సంపాదించిన క్రెడిట్స్ అప్ డేట్ గణన అవసరం కాబట్టి మరియు మీరు దీన్ని చేయగలిగినప్పుడు ట్రిగ్గర్ మీకు సరైన పాయింట్ ఇస్తుంది ఎందుకంటే లేకపోతే ఈ ప్రత్యేకమైన విషయం జరుగుతున్నప్పుడు మిలియన్ల నవీకరణల పరంగా మీకు తెలియదు ట్రిగ్గర్ లు స్టేట్ మెంట్ లపై ఉండవచ్చు అవి మీరే చదువడానికి విడిచి పెడుతున్నాను ట్రిగ్గర్లు తో చేయవచ్చు అందువల్ల మనం ముందుకు సాగడానికి ముందు ట్రిగ్గర్ ల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు ఇవి అని మనం చెప్పవచ్చు లేదా సాధారణంగా మనం ఒక ట్రిగ్గర్ లను ఉపయోగించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అందువల్ల ఒకే సమస్యను పరిష్కరించడానికి విభిన్న మార్గాలుఉండవచ్చు మరియు మనం గుర్తుంచుకోవలసినది ట్రిగ్గర్లు లో ట్రిగ్గర్లు నిజానికి ప్రతి అప్ డేట్ కోసం ఉంటాయి ఒకవేళ ఫీల్డ్ కొరకు ట్రిగ్గర్లు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు మనం ఆఫ్ లైన్ ఆఫ్ చేయాలి లేనిపక్షంలో ట్రిగ్గర్ లు జరగడం ప్రారంభం అవుతాయి మరియు విభిన్న అలారంలు అన్ని ట్రిగ్గర్ అయి విపత్కర ప్రభావాన్ని కలిగి ఉంటాయని మీకు తెలుసు కాబట్టి మనం ఆ విధంగా ట్రిగ్గర్లతో క్యాస్కేడింగ్ ఎగ్జిక్యూషన్తో ఇంకా అన్నింటితో జాగ్రత్తగా ఉండాలి SQL పై ఈ రకమైన సారాంశం తో ప్రత్యక్ష చర్చ ముగిస్తుంది అందువల్ల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి SQL యొక్క ఉపయోగాన్ని స్థానిక భాష మరియు క్వైరీ లాంగ్వేజ్ ని మేం పరిచయం చేశాం మరియు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లో ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు అందువల్ల SQL యొక్క కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి వాటిలో చాలా వరకు OLAP మరియు అనేక ఇతర వాటితో వ్యవహరించే అధునాతన లక్షణాలు ఉన్నాయి కోర్సు యొక్క ఈ స్థాయిలో వాటిని చర్చించను ఇంతటితో SQLపై చర్చను ముగిస్తాను మరియు తరువాత అలీజీబ్రా లోనికి వెళతాం